మనము మన చర్చను కొనసాగిద్దాము సేవా ఆలోచన మరియు ఉత్పత్తి సేవా వ్యవస్థల యొక్క కొత్త ఉదాహరణ వ్యాపారాలు జరిగే విధానాన్ని మారుస్తాయి కస్టమర్లను చేరుకోవటానికి వనరులను విస్తరించాలని మేము ఇంతకుముందు అనుకున్న విధంగా మార్కెటింగ్ మిక్స్ అని పిలువబడే ఒక సాధారణ భావనను తీసుకోండి కాబట్టి మాకు ఈ నాలుగు ప్రసిద్ధమైన "P" లు ఉన్నాయి "ప్రోడక్ట్" ఉత్పత్తి ఇది నిర్మాణానికి లేదా విలువల ప్యాకేజీ యొక్క నిర్మాణానికి సంబంధించిన అన్ని భావనలు దీనిని మేము ఉత్పత్తి అని పిలుస్తాము "ప్లేస్ అండ్ టైం" స్థలం మరియు సమయం దీని అర్థం ఉత్పత్తులు వినియోగదారుని చేరుకున్న విధానం "డిస్ట్రిబ్యూషన్ ప్రైస్" పంపిణీ ధర మరియు చివరగా "ప్రమోషన్ మరియు విద్య" కానీ ఈ కొత్త సేవా కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థ సేవా ఆధిపత్య ఆర్థిక వ్యవస్థలో మార్కెటింగ్ మిశ్రమానికి మనం జోడించాల్సిన మూడు కొత్త అంశాలు ఉన్నాయి మరియు ఇవి ప్రాసెస్ ప్రక్రియ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ భౌతిక వాతావరణం మరియు పీపుల్ ప్రజలు ఉదాహరణకు మీ ఇంట్లో పార్టీ కోసం బహుళ రెస్టారెంట్ల నుండి ఫోన్ మరియు ఇంటర్నెట్ ఉపయోగించి మీరు ఈ రోజు ఆహారాన్ని ఆర్డర్ చేసే విధానం గురించి ఎపిసోడ్ తీసుకోండి ఇప్పుడు ఈ కొత్త అంశాలు అంటే మీరు లావాదేవీల యొక్క క్రొత్త ప్రక్రియ లావాదేవీలు చేసే విధానం మరియు మీరు సంభాషించే వ్యక్తులకు కొత్త ఆలోచనా విధానం అవసరం ఎందుకంటే ఇంతకు ముందు మీరు రెస్టారెంట్కు వెళ్ళినప్పుడు ఆ వ్యాపారం ఆహారం మరియు పానీయాల వ్యాపారం యొక్క రెస్టారెంట్ యజమానులు వారి ప్రజల సామర్థ్యాలు మర్యాద ప్రతిస్పందనపై దృష్టి పెట్టవచ్చు మరియు వారు రెస్టారెంట్ యొక్క వాతావరణంలో కస్టమర్తో ముఖాముఖి సంభాషించారు కొన్ని మార్గాల్లో ప్రధానంగా భౌతిక మరియు స్పష్టమైన ప్రపంచం అనేది తెలిసిన ప్రక్రియలు మరియు పరిష్కారాలు కానీ ఈ రోజు మనకు ఈ వర్చువల్ ప్లాట్ఫారమ్లు మరియు వాస్తవ సందర్భాలు కలిసినప్పుడు ఒకదానికొకటి కలిసిపోయి రెస్టారెంట్ మీ ఇంటికి వస్తుంది మరియు కొన్నిసార్లు మీరు నిజంగా రెస్టారెంట్లో ప్రత్యేక సందర్భాలను సృష్టించవచ్చు కాబట్టి సరిహద్దుల యొక్క ఈ మిశ్రమం లేదా మార్పు కొత్త సవాలును సృష్టిస్తుంది మరియు ఆ సవాలు ఏమిటంటే భౌతిక రెస్టారెంట్ యొక్క మునుపటి ఉదాహరణలో రెస్టారెంట్ తనను తాను ఎలా ప్రచారం చేసుకుంది ఫ్రంట్ ఎండ్ను ఎలా నిర్వహిస్తుంది ఎక్కడ కస్టమర్తో సంబంధాలు ఏర్పడతాయి మరియు అది ఎలా నిర్వహించబడుతుందో బ్యాక్ ఎండ్ కిచెన్ మరియు బిల్లింగ్ మరియు అన్నీ విడిగా ఆలోచించవచ్చు రెస్టారెంట్ వ్యాపారంలో కూడా వేరు చేయడం చాలా కష్టం కానీ చాక్లెట్ తయారీ వ్యాపారంలో మీరు బాగా వేరు చేయవచ్చు చాక్లెట్ మార్కెటింగ్ నుండి చాక్లెట్ తయారీ లేదా చాక్లెట్లు ఉత్పత్తి చేసే వ్యక్తులు మరియు చాక్లెట్లు తినే వ్యక్తులు ఈ రోజు మీరు వివిధ రకాలైన ఇ సేవలు మరియు పి సేవలను అంటే ఫిజికల్ భౌతిక సేవలను కలిపి ఉపయోగిస్తున్నారని మీరు ఆలోచిస్తే భౌతిక ఉత్పత్తులను వర్చువల్ ఉత్పత్తులు స్పష్టమైన మరియు అసంపూర్తిగా ఉన్న అంశాలతో ఎలా కలపాలి అది ఈ రోజు దాదాపు అసాధ్యం గా మారిందని మనం గ్రహించగలుగుతాము ఈ వివిధ నిర్వాహక విధులను ప్రత్యేక బ్లాక్లుగా భావించడం కాబట్టి కార్యకలాపాల యొక్క మూడు పాత్రలు మార్కెటింగ్ మరియు మానవ వనరుల నిర్వహణ ప్రజలు భౌతిక ప్రక్రియలు మరియు మనం రెండింటినీ చేరుకుని కనెక్ట్ చేసే విధానం నిర్వాహక ఫంక్షన్ యొక్క వేరువేరు సమైక్యతలో పూర్తి వ్యవస్థల ధోరణిని సృష్టించండి ఇప్పుడు వినియోగదారులు సంక్లిష్టమైన సమర్పణలను చూసినప్పుడు ఒక కస్టమర్ లేదా పౌరుడు పరీక్షా ప్రక్రియ నుండే తన లేదా ఆమె పిల్లలకు విద్య గురించి ఆలోచిస్తున్నప్పుడు నేను విద్యా ప్రక్రియ గురించి కూడా చర్చించడం లేదు మరియు అక్కడ ఎలాంటి రాడికల్ పరివర్తన జరుగుతోంది ఎందుకంటే మీరు చేస్తున్న ఈ కోర్సు ద్వారా నేను ఏదో ఒక ప్రదేశంలో ఉన్నాను మీరు ఏదో ఒక ప్రదేశంలో ఉన్నారు నేను దానిని ఏదో ఒక సమయంలో రికార్డ్ చేసాను మీరు వేరే సమయంలో పాల్గొంటున్నారు ఇంకా మనము కనెక్ట్ అయ్యాము మీరు ఏమనుకుంటున్నారు మీరు ఫోరమ్లో పాల్గొంటే నేను వెంటనే దాన్ని గ్రహించగలను కాబట్టి ఒక వైపు సంక్లిష్టత మరోవైపు భారీ అవకాశాలు ఉన్నాయి కాబట్టి విద్య స్కూల్ తరువాత మంచి సంస్థ కోసం శోధన మంచి కోర్సు స్థానం ఇవన్నీ ఇప్పుడు శారీరక సంకర్షణలు ఎలక్ట్రానిక్ పరస్పర చర్యలు ఆ కళాశాలల్లో ఇప్పటికే చదువుతున్న వ్యక్తుల నుండి ఇప్పటికే ఆ విషయాలను అధ్యయనం చేస్తున్న వ్యక్తుల నుండి ఇన్పుట్లను పొందే మంచి అవకాశం మీరు భౌతికశాస్త్రం అధ్యయనం చేయాలా లేదా మీరు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అధ్యయనం చేయాలా వద్దా అనే విషయాల గురించి మరింత తెలుసుకోవటానికి పెద్ద సంఖ్యలో ప్లాట్ఫారమ్లకు ఫోరమ్లకు విపరీతమైన ప్రాప్యత ప్రతి సందర్భంలో కెరీర్ అవకాశాలు ఏమిటి మీకు ఎలా సరిపోతుంది నేటికీ మీరు వివిధ రకాల అనువర్తనాలు మరియు ఎలక్ట్రానిక్ సేవలను కనుగొనవచ్చు ఆధునిక శ్రేణి సేవలను అంచనా వేసినప్పుడు ఈ సంక్లిష్టత మరియు అవకాశాల కొనసాగింపు మాకు చెబుతుంది వినియోగదారులు వారు ప్రధానంగా మూడు రకాల లక్షణాలను చూస్తారు సమాచార పరిధి జ్ఞాన ఇన్పుట్ పరిధి మరియు మేము వాటిని శోధన నాణ్యత అని పిలిచాము కస్టమర్ ఒక ఉత్పత్తి కొనుగోలుకు ముందు సేవ కలయిక లేదా అనుభవ నాణ్యత చూస్తారు ఇప్పుడు సేవా ప్రదాత మరియు సేవా వినియోగదారు యొక్క సేవా అన్వేషకుల మధ్య వొడంబడిక కు ముందు శోధన నాణ్యత జరుగుతుంది కానీ తదుపరి రకమైన నాణ్యత ఇది అనుభవ నాణ్యత మీరు రెస్టారెంట్లో భోజనం చేస్తున్నప్పుడు వంటి వొడంబడిక ప్రక్రియలో జరుగుతుంది మరియు మరింత ఎక్కువైన వెంటనే మాకు మూడవ రకం నాణ్యత చాలా వ్యాపార వొడంబడికలలో ముందుకు వస్తుంది మరియు దానిని మేము విశ్వసనీయత నాణ్యత అని పిలుస్తాము మీరు మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి స్పెషలిస్ట్ను వెతకండి మరియు మెడికల్ స్పెషలిస్ట్ సహాయం తీసుకోవాలి మీకు కొంత చికిత్స ఇవ్వబడుతుంది చిన్న శస్త్రచికిత్స ఉండవచ్చు కానీ ఈ వొడంబడిక యొక్క నాణ్యత వొడంబడిక సమయం వొడంబడిక సందర్భం తరువాత తెలుస్తుంది ఈ ప్రారంభ దశలో నేను ఈ మూడు రకాల లక్షణాలను ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మీ రోజువారీ అనుభవం మీరు రోజువారీ ఉపయోగిస్తున్న సేవల సంఖ్య నుండి మీరు ఆలోచించాలనుకుంటున్నాను మరియు మీరు ఈ మూడు నాణ్యతా ప్రమాణాలను వర్తింపజేయాలని నేను కోరుకుంటున్నాను మరియు మీరు ఏ రకమైన సేవ కోసం ఏ రకమైన నాణ్యత ఆధిపత్యం చెలాయించిందో లేదా రెండింటినీ కలిపి మీరు వెతుకుతున్న సంతృప్తిని ఇస్తుంది ఇది చాలా ముఖ్యం ఎందుకంటే మీరు సేవా ప్రక్రియలో వ్యక్తులను తెలుసుకోవాలనుకుంటే వారు ఏమి చూస్తున్నారో మనము తెలుసుకోవాలి కాబట్టి సేవా నేపధ్యంలో వినియోగదారుడు నిర్ణయం తీసుకునే ప్రక్రియను లోతుగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే అక్కడే ప్రతిదీ మొదలవుతుంది వినియోగదారునికి కావలసిన వనరులు మరియు సామర్థ్యాలు తెలుసుకోవడం అవసరం వాటిని వినియోగదారు తీసుకువస్తాడు మరియు విలువను ఉత్పత్తి చేయడానికి ప్రొవైడర్ల వనరుల సామర్థ్యాలతో ఎలా కలపవచ్చు వినియోగదారుడు సమాచార నాణ్యత అనుభవ నాణ్యత లేదా విశ్వసనీయత నాణ్యత కోసం చూస్తున్నారని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి కాబట్టి సేవా వినియోగదారుడు మరియు సేవా ప్రదాత మధ్య మార్పిడి మరియు సహ సృష్టి ప్రక్రియ వినియోగదారుల అవసరాల స్వభావాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మార్గనిర్దేశం చేయాలి మాస్లో యొక్క అవసరాల శ్రేణిMaslow's hierarchy of needs యొక్క ముఖ్యమైన టాంజెంట్ను మనం ఇక్కడ సూచించాలి మరియు ఈ అవసరాల క్రమం ఏమిటి అని ఇంటర్నెట్లో శోధించమని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను మేము ఏదైనా సంతృప్తిని కోరుకుంటున్నప్పుడల్లా ఇది మీకు తెలియజేస్తుంది మేము ఏదైనా సమస్యకు పరిష్కారం కోరినప్పుడల్లా ఇది మీ శారీరక అవసరాలు ఆకలి పర్యావరణానికి వ్యతిరేకంగా రక్షణను నెరవేర్చడం వంటి చాలా ప్రాధమిక అవసరాలకు సంబంధించినది తోటి జీవులతో స్నేహం యొక్క అవసరానికి మీ ఆవిరి అవసరానికి మీ గౌరవం గుర్తింపు ప్రేమ మరియు అవసరాల నిర్మాణం యొక్క అవగాహనకు వివిధ రకాలైన లక్షణాల గురించి మన అవగాహనతో సంబంధం కలిగి ఉండాలి అని మనము చర్చించాము వినియోగదారు యొక్క ఈ మొత్తం నిర్మాణం సేవా వినియోగదారుల నిర్ణయం తీసుకోవడం మరియు సేవల మూల్యాంకనం యొక్క ప్రక్రియ గురించి మా అవగాహనను సృష్టించడానికి ప్రాథమికంగా మనకు నాలుగు బ్లాక్లు ఉన్నాయి ఇది మేము తాత్కాలికంగా లేదా ఎక్కువ కాలం కొనుగోలు లేదా సేకరించడం లేదా పాల్గొనడం లేదా ఉపయోగించడం దాదాపు ఏదైనా స్పష్టమైన లేదా అసంపూర్తిగా మరియు ఈ నాలుగు బ్లాక్లు ప్రాథమిక నిర్వహణ మరియు మార్కెటింగ్ ప్రక్రియల గురించి మీ మునుపటి అవగాహన సమాచార శోధన నుండి మీకు బాగా తెలుసు అప్పుడు మీరు కొన్ని డేటా సమాచారాన్ని సేకరిస్తారు ఆపై మీరు ప్రత్యామ్నాయాలను అంచనా వేస్తారు అప్పుడు మీకు కొనుగోలు ప్రక్రియ మరియు వినియోగ ప్రక్రియ మరియు కొనుగోలు తర్వాత మూల్యాంకనం ఉన్నాయి ఈ మాడ్యూల్ను ముగించడానికి ఈ కోర్సు మరియు ఈ రోజు అన్ని వ్యాపారాల యొక్క ముఖ్య దృష్టిని నేను పరిచయం చేస్తాను ఇది వినియోగదారు మరియు ఈ ప్రక్రియకు ఏమి తెస్తాడు కాబట్టి అంతకుముందు సరళమైన నాలుగు దశల వరుస ప్రక్రియను ఇప్పుడు ఐదు బ్లాకుల పరస్పర చర్యగా భావించవచ్చు మరియు అవి ఎల్లప్పుడూ వరుసక్రమంలో ఉండవు కానీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఈ రోజు మనం వ్యాపారాలుగా మా వ్యాపారం ఉత్పత్తులు మరియు సేవల గురించి సమాచారాన్ని అందించే విధానం ప్రత్యామ్నాయాలను అంచనా వేయడానికి సేవా వినియోగదారునికి సహాయపడే మార్గం అని మేము అర్థం చేసుకున్నాము కొనుగోలు ప్రక్రియ కొనుగోలు తర్వాత మూల్యాంకనం అన్నీ ఈ వొడంబడిక ప్రక్రియకు వినియోగదారు తీసుకువచ్చే పరంగా ఆలోచించాలి వారి విలువలు మరియు వైఖరులు వారి మర్యాదలు మరియు ఆచారాలు వారి సౌందర్యం రంగు అనుభూతి ఆకృతి విద్య మరియు సామాజిక సామర్థ్యం కేంద్ర బ్లాక్ మనము ఏమి చేస్తున్నామో కాదు కానీ మీరు ప్రసంగిస్తున్న కస్టమర్ విభాగాన్ని అర్థం చేసుకుని మధ్యలో ఉన్న గ్రీన్ బ్లాక్తో ప్రారంభించండి మీరు నెరవేర్చాలనుకుంటున్న అవసరాలు మరియు ఆ ఇతర బ్లాక్లను లోతుగా త్రవ్వి ఆపై ఈ ఐదు బ్లాక్లను మిశ్రమ వ్యవస్థగా పునరాలోచించండి ధన్యవాదాలు